ఆలోచనా శైలులు సృజనాత్మక వ్యక్తులు తరచూ సంప్రదాయ జ్ఞానం ఊహలు మరియు నియమాలను ప్రశ్నిస్తారు ఈ కారణంగా సృజనాత్మక వ్యక్తులు తమ చుట్టూ ఉన్న సమాజంలో విభేదాలకు లోనవుతారు మీరు మీ స్నేహితులతో మరియు అన్నింటితో పోరాడటం ప్రారంభించాలని నేను సూచించడం లేదు కానీ సాధారణంగా ఇవి సృజనాత్మక వ్యక్తుల లక్షణాలు కాబట్టి సృజనాత్మకంగా ఉండాలంటే పట్టుదలతో ఉండాలి మీరు ఎల్లప్పుడూ అలా చేయాలి మీరు వదిలివేయకూడదు అందుకే మీరు మంచిగా ఉండాలి మీరు రాజీపడకూడదు మీరు మొండిగా ఉండాలి ఇది పని చేస్తుందని మీరు నమ్మాలి మరియు దాని కోసం పని చేస్తూనే ఉండాలి అహంకారం నేను దాని వద్ద ఒక ప్రశ్న గుర్తు ఉంచాను అహంకారం మరియు ఆత్మవిశ్వాసం మధ్య చాలా చిన్న వ్యత్యాసం ఉంది కాబట్టి మీరు హోమియోపతి మోతాదులో అహంకారంగా ఉండవచ్చు కానీ అల్లోపతి మోతాదులో కాదు కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం 10000 గంటల నియమం అని పిలుస్తారు దీనిని నోబెల్ గ్రహీత అయిన హెర్బర్ట్ సైమన్ మొదట ప్రతిపాదించాడు అతను దేనిలోనైనా రాణించడానికి 10000 గంటల విస్తృతమైన శిక్షణ అవసరమని చెప్పాడు భరతనాట్యం క్రికెట్ టెన్నిస్ లో మీరు ఒక స్థాయికి వెళ్ళడానికి ముందు 10000 గంటల నాణ్యమైన సమయాన్ని కేటాయించాలి కాబట్టి దీనిలో భరోసా కలిగించే విషయం ఏమిటంటే జనాదరణ పొందిన అవగాహనకు విరుద్ధంగా ఇది సహజమైన ప్రతిభ లేదా మేధావి మాత్రమే కాదు మీరు సగటు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటే మీరు ఈ 10000 గంటలు కేటాయించినట్లైతే ఎవరైనా నిపుణులు కావచ్చు రెహమాన్ విశ్వనాథన్ ఆనంద్ బిల్ గేట్స్ ఈ ప్రజలందరూ ప్రసిద్ధి చెందడానికి ముందే 10000 గంటలు తమ తమ రంగాలలో గడిపారు రెహమాన్ 3 సంవత్సరాల వయస్సులో కీబోర్డ్ నేర్చుకోవడం ప్రారంభించాడు కాబట్టి ఇది వాస్తవానికి ఈ 'జీనియస్' థియరీ ని పక్కకు నెడుతుంది ఇది చాలా శ్రమ మాత్రమే కేవలం కృషి కాబట్టి చాలా భరోసా కలిగించేది నేను మళ్ళీ చెప్పే విషయం కృషి ముఖ్యమైనది అంటే ఎవరైనా దీన్ని చేయగలరు సాధారణంగా మీకు చిత్తశుద్ధి ఉందా మీకు చిత్తశుద్ధి ఉందా మీరు ఈ మారథాన్ను పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు ఈ 10000 గంటలు కేటాయించినట్లైతే మీరు ఏ రంగంలోనైనా నిపుణులు కావచ్చు అసలు ఈ నియమం ఏమిటి ఇది చాలా సులభం నైపుణ్యం లేదా పరిశోధనా విభాగంలో నైపుణ్యం సాధించడానికి సుమారు 10000 గంటల ఉద్దేశపూర్వక అభ్యాసం అధ్యయనం పడుతుంది కాబట్టి మీరు రోజుకు మూడు గంటలు టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తే మీరు పాఠశాల లేదా జిల్లాలో ఛాంపియన్ కావడానికి పదేళ్ళు పడుతుంది లేదా అది ఏమైనా కావచ్చు కరాటే భరతనాట్యం వయోలిన్ లేదా ఏదైనా వాయిద్యం విషయంలో కూడా ఇదే పరిస్థితి పూర్తి సమయం ఉపాధి మేము 8 గంటలు గడుపుతాము దీనికి సుమారు 5 సంవత్సరాలు పడుతుంది అందుకే అసోసియేట్ ప్రొఫెసర్ గా మారడానికి మీరు 5 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉండాలి ప్రజలు తమ మాస్టర్ డిగ్రీని పొందే సమయం 5 సంవత్సరాలు M Sc MA కాబట్టి 5 సంవత్సరాలలో మీరు ఆ రంగంలో 10000 గంటలు గడిపారు ఇప్పుడు మీలో చాలా మంది పరిశోధనా విద్యార్థులు ఈ 10000 గంటల నియమాన్ని పాటించాలి మీరు రోజుకు 10 నుండి 12 గంటలు వారానికి 6 రోజులు గడపండి మీరు చేయాలనుకుంటున్న మీ వ్యక్తిగత పనుల కోసం ఆదివారం వదిలివేయండి క్రీడల్లో పాల్గొనండి లేదా మీరు సినిమా చూడండి లేదా మధ్యాహ్నం నిద్రపోండి మీరు వారానికి 60 గంటలు కేటాయిస్తే 3 నుండి 4 సంవత్సరాల ముందే మనకు ఆ దర్శనం ఆ దర్శనం లభిస్తుంది మరియు మీరు చెప్పగలరు అవును నేను ఏమి చేస్తున్నానో నాకు పూర్తిగా నమ్మకం ఉంది నాకు నా Ph ఇప్పుడు కావాలి మరియు గైడ్ కూడా సరే మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దయచేసి బయటకు వెళ్లి ప్రపంచాన్ని జయించండి మీరు ఆ రంగంలో మీ గైడ్ను దాటి ఆపై మీరు మరింత నమ్మకంగా మాట్లాడతారు కాబట్టి Ph D అనేది ఈ కోణం గురించి కూడా అని అనుకోవచ్చు ప్రారంభంలో మీరు శుభోదయం సర్ అంటారు తర్వాత సమగ్ర పరీక్ష వరకు ఇది ఇలా ఉంటుంది తర్వాత నెమ్మదిగా ఇది ఇలా అవుతుంది తర్వాత మొదటి ప్రచురణ తర్వాత ఇలా ఉంటుంది మీరు పూర్తి చేసినపుడు ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఆ కోణం తీటా Ph అనేది ఈ తీటా గురించి సరే ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ కి చెందిన ప్రొఫెసర్ అండర్స్ ఎరిక్సన్ కూడా ఈ హెబర్ట్ సైమన్ ప్రతిపాదన తరువాత చాలా పని చేసారు అకాడెమిక్ ప్రెస్ వాల్యూమ్ సిక్స్టీన్లో సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ మోటివేషన్ పై మంచి అధ్యాయం ఉంది మీరు దీనిని పరిశీలించవచ్చు మాల్కం గ్లాడ్వెల్ రాసిన దీనిపై చాలా ప్రాచుర్యం పొందిన పుస్తకం అతని పుస్తకం పుస్తకం యొక్క శీర్షిక 'అవుట్లయర్స్' అతను దానిని 2008 సంవత్సరంలో ప్రచురించాడు మరియు అతను చూస్తాడు మరియు అతను మొజార్ట్ బీటిల్స్ బిల్ గేట్స్ అన్ని చెస్ గ్రాండ్ మాస్టర్స్ యొక్క విజయాన్ని చూస్తాడు ఈ ప్రజలందరూ ప్రసిద్ధి చెందడానికి 10000 గంటలు గడిపినట్లు అతను నిర్ధారించుకున్నాడు కాబట్టి కష్టపడి పనిచేయడం కీలకం మొదట మీరు జ్ఞానాన్ని సంపాదించాలి తర్వాత కష్టపడి పనిచేయడం కీలకం వాస్తవానికి మీరు విజ్ఞాన పురోగతిని పరిశీలిస్తే సైన్స్ కృషి వైఫల్యాలు మరియు నిరాశల ద్వారా అభివృద్ధి చెందింది మనము కంప్యూటర్ ప్రోగ్రామ్ను మొదటిసారి వ్రాస్తున్నప్పుడు అది పనిచేస్తే మీకు అసంబద్ధమైన ఫలితాలు వస్తాయని నేను వ్రాతపూర్వకంగా ఇవ్వగలను మొదట మొదటి ప్రోగ్రామ్ మీరు కంపైల్ చేయలేరు తర్వాత మీరు కంపైల్ చేయగలరు మీరు అమలు చేయగలుగుతారు మీరు దానిని నడుపుతున్నప్పుడు అది చెత్తను ఇస్తుంది అప్పుడు ఒక దశ వస్తుంది నేను ప్రతిదీ చేశాను ఈ తెలివితక్కువది సరైన సమాధానం ఇవ్వడం లేదు నిరాశ శిఖరానికి చేరుకుంటుంది ఆ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోండి మరియు ఒక ఆలయాన్ని సందర్శించండి లేదా మూడు నాలుగు రోజుల విరామం తీసుకోండి వేరే ఏదైనా చేయండి అప్పుడు మీరు స్నానం చేస్తున్నప్పుడు లేదా మీరు వార్తాపత్రిక చదువుతున్నప్పుడు లేదా మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆహ్ 542 వ పంక్తిలో నేను బదులుగా వర్గమూలాన్ని ఉంచలేదు మీరు గ్రహిస్తారు మీరు తిరిగి వస్తారు ఆపై అది పనిచేయడం ప్రారంభిస్తుంది కాబట్టి మొదటిసారి ఎవరూ దాన్ని సరిగ్గా పొందలేరు మీరు ఒక గైడ్ను చూస్తే ఒక ప్రత్యేక ప్రొఫెసర్ X' 450 పేపర్లను ప్రచురించారు అతను ఎంత గొప్ప వ్యక్తి ఈ గొప్పతనాన్ని సాధించిన ప్రజలందరూ కూడా తిరస్కరణలను కలిగి ఉంటారు మీరు వారితో మాట్లాడాలి కానీ విషయం ఈ తిరస్కరణ తర్వాత కూడా వారు వదిలిపెట్టడం లేదు మీరు కూడా కొనసాగించాలి మీరు వ్రాసేటప్పుడు చూడండి నేను ఈ విషయాన్ని నా జాయ్ ఆఫ్ రీసెర్చ్ జాయ్ ఆఫ్ రీసెర్చ్ పుస్తకంలో చెప్పాను మీరు పది పరిశోదన పత్రాలు రాసేటప్పుడు ఒకటి లేదా రెండు పరిశోదన పత్రాలు తిరస్కరించబడతాయి ఎందుకంటే ఇది గణాంకం అంగీకారం యొక్క సంభావ్యత ఏమిటి ఉదాహరణకు నేను సమీక్షకుడిని నేను పది పత్రాలను సమీక్షించగలిగితే నేను 2 లేదా 3 గణాంకపరంగా తిరస్కరిస్తాను కాబట్టి నా తిరస్కరణ సంభావ్యత 0 కొన్ని ఇతర ప్రక్రియలు 0 4 కావచ్చు కాబట్టి మీ పరిశోదన పత్రాన్ని ముగ్గురు ప్రొఫెసర్లు సమీక్షిస్తే అంగీకారం యొక్క ఉమ్మడి సంభావ్యతను తెలుసుకోండి మొదటి సమీక్షకు అతను అంగీకరించడానికి ఇది 0 7 మరియు రెండవ సమీక్షకుడు 0 కాబట్టి మీ ఉమ్మడి సంభావ్యత 0 7 x 0 7 x 0 7 ఇది తక్కువ పరిమాణం ఆపై మనము మరింత ఎక్కువ పేపర్లు వ్రాసేటప్పుడు మన గుంపు నుండి కొన్ని పరిశోదన పత్రాలు తిరస్కరించబడతాయి ఇది అసలైనదిగా ఉన్నంతవరకు మీరు చింతించకూడదు మీరు ప్రయోగం చేసారు మీకు సరైన ఫలితాలు వచ్చాయి అప్పుడు సహకారం చాలా ఆత్మాశ్రయమైనది వేర్వేరు వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సమితి మీ పరిశోదన పత్రాన్ని భిన్నంగా చూసే అవకాశం ఉంది కాబట్టి మీరు వేరే కోణంలో ప్రయత్నించండి కాబట్టి ఇది అసలైనదని అది కాపీ చేయబడలేదని దోపిడీ లేదు మీరు మీ కృషి చేసారు అప్పుడు మీ పనికి సరైన దారిని కనుగొనడం చాలా సులభం ఎందుకంటే మీకు చాలా పత్రికలు వచ్చాయి కాబట్టి తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్లే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ వంతు కృషి చేసారు మరియు ఆ బిడ్డ బయటకు వచ్చింది పరిశోదన పత్రం బయటకు వచ్చింది అప్పుడు మనము ఏదో కనుగొంటాము మనము ఒక యంత్రాంగాన్ని కనుగొంటాము కాబట్టి ఆ ఆనందం ఆ పులకరింపు వచ్చేస్తుంది మీరు చేసేసారు మీకు అనిపిస్తుంది అవును ఇది మంచిది మీకు అనిపిస్తుంది అవును ఇది మంచిది నా కృషి అంతా దీనిలో ఉంది మనము కనుగొంటాము దానిని అంగీకరించడానికి ఒక పత్రికను కనుగొంటాము కాబట్టి ఈ చిరాకుల యొక్క మానవ మూలకం మార్గదర్శకుడు గైడ్ చేత ఎన్నిసార్లు సరిదిద్దబడింది ఎంత సమయం పట్టింది ఎన్ని టెస్ట్ ట్యూబ్ లు విరిగిపోయాయి ఎన్ని వోల్టమీటర్లు పాడైపోయాయి ఎన్నిసార్లు ప్రోగ్రామ్ విఫలమైంది ఈ విషయాలన్నీ కనిపించవు ఎందుకంటే సమీక్షకుడికి సమయం లేదు లేదా సమీక్షకుడు లేదా ఎడిటర్ లేదా రీడర్ కి ఇవన్నీ చూడటానికి సమయం లేదు సమాజం విజయానికి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి సైన్స్ ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే మీరు శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను చూడాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్ మీకు దాని గురించి ఒక ఆలోచన వస్తుంది లేదా థామస్ అల్వా ఎడిసన్ మీరు చదవాలి అప్పుడు మీరు విజయవంతం కావడానికి ముందు వారు అనుభవించిన కాలిబాటలు కష్టాలు మరియు వైఫల్యాలను మీరు అర్థం చేసుకుంటారు అందువల్ల మనము తరచుగా కృషి మరియు విజయంతో పరస్పర సంబంధం నెలకొల్పుతాము ఇది విజయవంతం కాకపోతే అతను కష్టపడి పనిచేయలేదు అంటాము కానీ ఇది ప్రమాదకరమైన సహసంబంధం ఎవరైనా మార్కులు సాధించకపోతే అతను బాగా చదువుకోలేదని మనము స్వయంచాలకంగా నిర్ధారిస్తాము అనేక ఇతర కారణాలు ఉండవచ్చు కాబట్టి ఇది కొన్నిసార్లు ఒక విషాదం కానీ మనం దీనితో జీవించాలి ఎందుకంటే ఇది మనలో ఒక భాగం మనము ఈ వ్యవస్థలో భాగం మనం ఈ సమాజంలోనే జీవించాలి ఇప్పుడు ప్రేరణ గురించి చర్చిద్దాం ప్రేరణ కొన్నిసార్లు ఒక పెద్ద సమస్య కావచ్చు ముఖ్యంగా పరిశోధనా విద్యార్థులకు ఎందుకంటే మనం కొన్ని దశల ద్వారా వెళతాము కొన్నిసార్లు ప్రేరణ చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ప్రేరణ మితంగా ఉంటుంది కొన్నిసార్లు ప్రేరణ చాలా తక్కువగా ఉంటుంది ఆ వ్యవధిలో మాత్రమే ప్రేరణ చాలా తక్కువగా ఉన్నప్పుడు మీకు ఏదైనా అవసరమవుతుంది తద్వారా అది సాధారణ స్థితికి చేరుకుంటుంది ఆపై మీరు నిరంతరం ప్రేరేపించబడాలి మరియు మీరు పొందాలి ఎందుకంటే మీరు స్వీయ ప్రేరణ కలిగి ఉండాలి ఎందుకంటే ప్రేరణ కృషిని ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రేరేపించబడటం ఎలా చాలా ముఖ్యం ప్రేరణ కృషిని ప్రేరేపిస్తుంది రెండు రకాల ప్రేరణలు ఉన్నాయి మొదటిది బాహ్యమైనది కాబట్టి మీకు బహుమతి కావాలి మీకు ప్రశంసలు కావాలి మీకు ప్రమోషన్ కావాలి మీకు బహుమతులు కావాలి కీర్తి కావాలి ఇవన్నీ బాహ్య ప్రేరేపకాలు మీకు ఇవి లభిస్తే మీరు ఎక్కువ పని చేస్తారు మీరు ఎక్కువ పని చేస్తారు ఇవన్నీ బాహ్య ప్రేరేపకాలు రెండింటిలో చాలా కష్టతరమైనది మరియు చాలా ముఖ్యమైనది మరియు ప్రాథమికంగా అంతర్గత ప్రేరణ ఇక్కడ మీరు మీ స్వంత లక్ష్యాలను నిర్దేశించుకుని మీ లక్ష్యాలను సాధిస్తారు ఆపై అక్కడ ఆగకండి ఆపై అక్కడ ఆగకండి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి సాధించండి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు సాధించండి మరియు నిరంతరం మీరు ముందుకు నడుస్తారు ఇది అంతర్గత ప్రేరణ అత్యంత సృజనాత్మక వ్యక్తులలో అంతర్గత ప్రేరణ చాలా ఎక్కువ అందువల్ల మీరు నిరంతరం మీరు చేసేదాన్ని ఆనందిస్తారు తెలియని చిక్కును పరిష్కరించడంలో సంపూర్ణ ఆనందం లభిస్తుంది మీరు తొమ్మిదవ తరగతి లో ఉన్నప్పుడు మీరు తెలియని చిక్కును పరిష్కరించాలనుకోవచ్చు బహుమతి లేదు ప్రేరణ లేదు మరియు మీరు దానితో రెండు గంటలు కష్టపడుతున్నారు మీరు దానితో పోరాడుతున్నారు అది రాదు చివరకు మీరు దాన్ని పొందినప్పుడు చివరగా మీరు దాన్ని పొందినప్పుడు ఇది తీటా అని అనుకోండి అది తీటా2 సైన్ తీటా కాస్ తీటా 2 సైన్ తీటా కాస్ తీటా సీకంట్ తీటా సైన్ తీటా తో గుణించి భాగించబడింది సైన్ తీటా ద్వారా భాగించబడింది చివరకు L S కు సమానమని నిరూపించబడింది అప్పుడు మీరు యురేకా అనుభూతిని పొందుతారు యురేకా భావన డబ్బుతో సంబంధం లేదు డిగ్రీకి సంబంధించినది కాదు ఇది బహుమతికి సంబంధించినది కాదు అది మీ స్వంత అనుభూతి ఆ సమయంలో మీ తల్లి బోర్న్విటాను ఇచ్చి ఉండవచ్చు మీరు దానిగురించి మరచిపోయి ఉండవచ్చు ఆహారం కూడా ముఖ్యం కాదు నిద్ర ముఖ్యం కాదు వాస్తవానికి మీరు మీ శరీరం గురించి కూడా స్పృహలో లేరు మీరు అక్కడే ఉన్నారు మీరు విచిత్రంగా ఉన్నారు ఆ సమయంలో పని చేస్తున్నది మీ మనస్సు మాత్రమే అంటే మీరు మీ మేధో సామర్ధ్యాల గరిష్ట స్థాయికి చేరుకున్నారు కాబట్టి సవాలు సవాలు మరియు నైపుణ్యం సమతుల్యమయ్యాయి మరియు మీ కార్యాచరణలో సమయస్ఫూర్తి లేని భావన ఏర్పడింది మీరు నిజంగా చేయరు సమయం అనంతం అవుతుంది ఆ సమయంలో మీరు సమయాన్ని చూడటం లేదు మీరు గడియారం కూడా చూడటం లేదు కాబట్టి మీరు అంతర్గతంగా ప్రేరేపించబడితే మీ అనేక కార్యకలాపాలలో మీరు విజయాలలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు చాలా సృజనాత్మక వ్యక్తులలో b a అంత ముఖ్యమైనది కాదు కానీ ప్రారంభంలో మీరు ప్రారంభిస్తారు ప్రారంభంలో మీరు బాహ్య ప్రేరేపకాలతో ప్రారంభిస్తారు ప్రార్థనలో కూడా అదే విషయం మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఏమి అడుగుతారు ప్రారంభంలో నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు అది కావాలి దేవుడు ఇస్తాడా లేదా ఇవ్వలేదా అనేది మన విషయం కాదు అది మరొక విషయం మీరు నిజంగా చాలా లోతుగా విశ్వసిస్తే మీరు అడగకపోయినా అర్హులు అయినప్పుడు దేవుడు ఇస్తాడు అని మీరు అర్థం చేసుకుంటారు మీరు అడగకపోయినా అది నా వద్దకు రావలసి వస్తే అది నాకు వస్తుంది కాబట్టి మీరు చేస్తారు కాబట్టి ప్రార్థన గురించి మీ స్వంత ఆలోచనలు సరైనవి కావచ్చు కాబట్టి నేను వస్తాను నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అంతే నేడు ఆధునిక ఉష్ణ బదిలీ పరీక్ష ఉంది చాలా కొబ్బరికాయలు నీకు కొడతాను కాబట్టి ఇది బీమా పాలసీ కాదు మీకు తెలుసు దేవుడు మీ ఆధునిక ఉష్ణ బదిలీని ఎందుకు పరిష్కరించాలి మీరు మీ కండెక్షన్ మరియు కన్వెక్షన్ సరిగ్గా అధ్యయనం చేయాలి అనుకూలమైన వాతావరణం నిజమైన కూడిక కానీ ఇది ఖచ్చితంగా అవసరం లేదు భారతదేశం యొక్క గొప్ప గణిత శాస్త్రజ్ఞులలో ఒకరైన శ్రీనివాస రామానుజం FRS మీకు తెలుసు అతను కుంబకోణం లో జన్మించాడు మరియు అతని జీవితంలో చాలా వరకు అతను చాలా పోరాటాలు చేశాడు అతను పత్రికలకు ప్రాప్యత కలిగి లేడు మరియు తరువాత అతను పెద్ద నగరంలో లేడు మరియు అన్నింటికీ లేడు కానీ అప్పటికీ ఈ ప్రతికూల పరిస్థితులలో ఉత్తమ శాస్త్రం అతని నుండి వచ్చింది మీకు తెలుసా ఉత్తమ గణితం అతని నుండి వచ్చింది కాబట్టి కొన్నిసార్లు ప్రతికూలత ఒక వ్యక్తిలో ఉత్తమమైనదాన్ని తెస్తుంది నేను ఈ రకమైన షరతులను పెడతాను అని మీరు చెప్పకూడదు నాకు బీటా ఫ్లాప్ మెషిన్ కావాలి నాకు వీటిలో చాలా విషయాలు కావాలి నాకు ఇంత పెద్ద ర్యామ్ కావాలి ఈ అన్ని ఉంటేనే మాత్రమే నేను పని చేస్తాను మీకు ఇది లేకపోయినా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించే ఇతర మార్గాలు ఏమిటి అని ఆలోచించాలి అప్పుడు అది మిమ్మల్ని మరింత సృజనాత్మకంగా చేస్తుంది పరిశోధనలో ఒత్తిడి యొక్క పాత్ర మొదటి విషయం ఏమిటంటే మీ ప్రస్తుత స్థితి గురించి మీరు కొంత అసంతృప్తిగా ఉండాలి మీరు చాలా దుఃఖంగా ఉంటే అప్పుడు మీరు హాస్టల్ గదిలో కూర్చుంటారు మరియు మీరు బయటకు రారు అది తీవ్రమైన స్థితి కానీ మీకు ఈ విషయం ఉండాలి ఓహ్ అది మంచిది కాదు మంచిది కాదు మీ ప్రస్తుత స్థితిపై కొంత అసంతృప్తి ఉండాలి ఇది మెరుగుపరచడానికి మరియు ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి పురోగతి అంటే సరైన అసంతృప్తి సరైన అసంతృప్తి మరియు ఈ అసంతృప్తిని ప్రసారం చేయడం కాబట్టి సాధించినదంతా సాధించినదంతా సరైన భయము గురించి నా ఉద్దేశ్యం మీరు సముచితంగా భయముగా ఉండాలి మీరు సరైన ఒత్తిడికి లోనవ్వాలి ఆపై దీనితో ఇది మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయమని ప్రేరేపిస్తుంది మనలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి యూస్ట్రెస్ అవసరం u ప్లస్ ఒత్తిడి మంచిది కాబట్టి మంచి ఒత్తిడి అనేది కూడా ఉంది మీలో కొందరికి ఇది వార్త కావచ్చు మీకు మంచి ఒత్తిడి మరియు చెడు ఒత్తిడి కూడా ఉంటుంది కాబట్టి ఒత్తిడి అనేది బాధగా మారే వరకు ఒత్తిడి కాదు నేను మిమ్మల్ని తగినంతగా గందరగోళపరిచాను ఒత్తిడి ఒక బాధగా మారే వరకు ఒత్తిడి కాదు కాబట్టి కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం ఒత్తిడి కొంచెం ఒత్తిడి మనల్ని బాగా పని చేసేలా చేస్తుంది కాబట్టి ఇది మానవ విధి వక్రత దీనిని యెర్కేస్ డాడ్సన్ కర్వ్ అంటారు ఇది 1908 లో ప్రచురించబడిన జర్నల్ ఆఫ్ కంపారిటివ్ న్యూరాలజీ అండ్ సైకాలజీ లో ఉంది అక్కడ వారు ఎలుకలపై అధ్యయనాలు చేసారు ఆపై వారు ఎలుకలకు విద్యుత్ షాక్లు ఇచ్చారు మరియు ఎలుకలను కొంత కార్యాచరణ చేయమని కోరారు కాబట్టి ఎలుకలు కొంత కార్యాచరణ లేదా వ్యాయామం లేదా ఏమైనా చేయమని అడిగారు కాబట్టి అది లక్ష్యం నా ఉద్దేశ్యం ఒక విధమైన కార్యాచరణ ఉంది మరియు ఇది బెంచ్ మార్క్ మరియు అవి అస్సలు ఒత్తిడికి గురికాకపోతే అవి హైపో ఒత్తిడిలో ఉంటే పనితీరు చాలా తక్కువగా ఉంటుందని వారు కనుగొన్నారు y అక్షం పనితీరు x అక్షం ఒత్తిడి అవి యూస్ట్రెస్లో ఉన్నప్పుడు అనగా అవి సహేతుకంగా ఒత్తిడికి గురైనప్పుడు అవి చాలా బాగా చేసాయి ఆపై అవి అధిక ఒత్తిడికి గురైన తర్వాత విద్యుత్ షాక్ చాలా ఎక్కువ మళ్ళీ పనితీరు తగ్గింది చివరకు బాధ చివరకు అది మరణానికి కూడా దారితీస్తుంది కాబట్టి ఇది మానవ పనితీరు వక్రరేఖపైకి మ్యాప్ చేయబడింది మరియు మానవ పనితీరు వక్రత కూడా దీన్ని పోలి ఉంటుందని వారు చెప్పారు కాబట్టి మీరు చాలా ఒత్తిడికి గురైతే అదే సమయంలో మీరు ఒత్తిడికి గురికాకపోతే ఈ రెండు సందర్భాల్లో పనితీరు చాలా తక్కువగా ఉంటుంది మీరు సహేతుకంగా ఒత్తిడికి లోనవ్వాలి మీలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి మీరు యూస్ట్రెస్లో ఉండాలి మీ యుస్ట్రెస్ ఏమిటో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి మరియు గుర్తించాలి ఇది వేర్వేరు వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది ఒకే సమయంలో మీరు ఎన్ని కార్యకలాపాలు తీసుకోగలరు మీరు ఎంత సమయం నిద్రపోవాలనుకుంటున్నారు విశ్రాంతి కోసం ఎంత సమయం కావాలి పరిశోధన కోసం మీరు ఎంత సమయం కేటాయిస్తారు మీరు కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తారు ఏమైనా కాబట్టి మీరు మీ యూస్ట్రెస్ విషయాన్ని గుర్తించాలి కృషి యొక్క పాత్ర మనము ఇప్పటికే చూశాము తరచుగా పునరావృతమయ్యే 'కృషి' కీలకం అయినప్పటికీ ఇది ఎన్ని సార్లు చెప్పినా అతిశయోక్తి కాదు మీరు వందసార్లు చెప్పినప్పటికీ అది అతిగా ఉందని మనము చెప్పలేము ఎందుకంటే క్రొత్త సాక్ష్యాలు దీనిని మరింత ఎక్కువగా నిర్ధారిస్తాయి ఇప్పుడు సృజనాత్మకత ఎలా జరుగుతుంది క్రొత్త ఆలోచన యొక్క భావన తరచుగా సంభవిస్తుంది తరచుగా అంతర్దృష్టుల యొక్క స్పష్టమైన ఫ్లాష్లో సంభవిస్తుంది అకస్మాత్తుగా ఈ సమస్యకు నేను సమాధానం కనుగొన్నాను కొన్నిసార్లు ఇది వస్తుంది మీరు ప్రయోగశాలలో లేనప్పుడు అది రావచ్చు మీరు ప్రయోగాత్మక సెటప్లో లేనప్పుడు అది రావచ్చు మీరు జాగింగ్ చేస్తున్నప్పుడు అది ఎక్కడో రావచ్చు లేదా మీరు సినిమా చూస్తున్నప్పుడు లేదా మీ బస్సులో లేదా ఏదైనా వచ్చినప్పుడు రావచ్చు ఇక్కడ ఎక్కువ లేదా తక్కువ పూర్తి ఆలోచన మీకు తెలుస్తుంది కానీ గణితపరంగా మీరు నిరూపించగలరని దీని అర్థం కాదు లేదా మీరు ఒక ప్రయోగం చేసినప్పుడు మీరు దీన్ని పొందవచ్చు కానీ కొన్నిసార్లు ఎక్కువ లేదా తక్కువ ఆలోచన పూర్తిగా ఎక్కడ ఉందో ఆ అంతర్ దృష్టి మీకు చెబుతుంది దీనిలో ఎక్కువ లేదా తక్కువ పూర్తి ఆలోచన బయటపడుతుంది ఇది సంబంధం లేదు పూర్తి ఆలోచన వెల్లడి అవుతుంది మనము దీనిని దర్శన అని పిలిచాము లేదా దానిని దర్శన అని పిలుస్తాము ఒక దేవాలయంలో ఉన్న దర్శన దర్శనం అంటే మీకు ఆ దృష్టి ఉంది ఏదో ద్రవ ప్రవాహం లేదా దేనినైనా బదిలీ చేసే వేడి యొక్క దృష్టి అది ఏమిటో మీకు పూర్తి ఆలోచన ఉంది ఆ తరువాత మీరు దీన్ని గమనించాలి ఆపై మీరు ఈ పని చేయడానికి చాలా కష్టపడాలి చూడండి మాక్స్ ప్లాంక్ 1901 లో దీన్ని పొందారు I b లామ్డా బ్లాక్ బాడీ డిస్ట్రిబ్యూషన్ స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ రేడియేషన్ c 1 లాంబ్డా పవర్ మైనస్ 5 e పవర్ c 2 బై లాంబ్డా t మైనస్ 1 కొంతమంది ఇప్పటికే c 1 లాంబ్డా పవర్ మైనస్ 5 పవర్ c2 లాంబ్డా tకనుగొన్నారు e పవర్ c 2 బై లాంబ్డా d ఫై మాక్స్ ప్లాంక్ కనుగొన్నారు నేను మైనస్ 1 ను పెడితే సరిగ్గా ఆ సిద్ధాంతం ప్రయోగంతో సరిపోతుంది కాబట్టి అతనికి ఆ దర్శనం వచ్చింది అది బ్లాక్ బాడీ డిస్ట్రిబ్యూషన్ అతను ఆ పరిశోధన పత్రాన్ని ప్రచురించాడు ఇది అంగీకరించబడింది కానీ అది అతనిని బాధపెట్టింది ఆ మైనస్ 1 ఎందుకు వస్తోంది ఆ మైనస్ 1 ఎక్కడ నుండి వచ్చింది అప్పుడు అతను మైనస్కు తిరిగి వెళ్ళవలసి వస్తే ఆ మైనస్ 1 ను ఎలా పొందాలో అతను కనుగొన్నాడు అతను e nh𝛎 కు సమానం e h𝛎 కు సమానం e nh𝛎 కి సమానం లేదా nh𝛎 కు సమానం అని అతను కనుగొన్నాడు శక్తి బదిలీ h𝛎 యొక్క పరిమిత గుణిజాలలో మాత్రమే జరుగుతుంది ఇది n పూర్ణాంకం అయిన nh𝛎 ఉండాలి అందువల్ల h అనేది ప్రకృతి యొక్క ప్రాథమిక స్థిరాంకం ఇది సున్నాకి లక్షణం లేకుండా చేరుకోదు ఇది 6 627 x 10 34 జూల్స్ సెకను వరకు ఉంటుంది కాబట్టి ఇది క్వాంటం మెకానిక్స్ పుట్టుకను ప్రకటించింది కానీ మొదట అతనికి ఆలోచన వచ్చింది ఇది కేవలం వక్రత సరిపోయే ఆలోచన అతను ఈ దర్శనం పొందాడు ఓహ్ నేను మైనస్ 1 ను ఉంచాను కాబట్టి ఆ మైనస్ 1 అతనికి నోబెల్ బహుమతిని అందించింది కానీ అతనికి 17 సంవత్సరాలు పట్టింది 1901 లో ఈ విషయం ఆపై అతను పనిచేశాడు తరువాత అతను నిరూపించాడు ఆపై 1918 లో క్వాంటం స్టాటిస్టిక్స్ లో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది కాబట్టి ఐన్స్టీన్ ఇతర వ్యక్తులు కలిసి పనిచేశారు ఆపై ఇప్పుడు దీనిని అణువును విభజించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు e m c2 కు సమానం కాబట్టి మీరు మీ పరిశోధన చేస్తున్నప్పుడు దర్శనం వచ్చినప్పుడు పుస్తకం తీసుకొని ఈ ఆలోచనను రాయండి అకస్మాత్తుగా మీ హీట్ పైపులో మీరు ఒక తెలివైన ఆలోచన పొందుతారు మీకు మెదడు తరంగం వస్తుంది అప్పుడు మీరు దానిని వ్రాస్తారు అప్పుడు మీరు దానిని తార్కికంగా అనుసరించాలి అది కూడా విఫలం కావచ్చు పట్టించుకోకండి అప్పుడు మీరు నేర్చుకోవలసిన పాఠం ఏమిటి కొన్ని అద్భుతమైన ఆలోచనలు వస్తున్నట్లయితే మరియు మీరు వాటిపై పని చేస్తే అవి పని చేయకపోతే నెమ్మదిగా మీరు ఏమి నేర్చుకుంటారు అనేది చాలా సార్లు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది కానీ ఏది తెలివైనది ఈ అద్భుతమైన ఆలోచనలలో ఏది నేను అనుసరించాలి మీరు గుర్తించవలసి ఉంటుంది కాబట్టి వచ్చే రెండు మూడు వారాల్లో నేను పని చేస్తానని మీరు అంటున్నారు అది బయటకు రాకపోతే నేను దానిని విస్మరిస్తాను కాబట్టి మీరు తీర్పు చెప్పే యంత్రాంగం మీకు ఉంటుంది ఇది నేను తీసుకునే మార్గం నేను ఒక నెల గడుపుతాను అది రాకపోతే నేను వేరే మార్గానికి వెళ్తాను మీకు మీ స్వంత బ్యాకప్ బహుళ బ్యాకప్లు రక్షణ యొక్క రెండవ వరుస రక్షణ యొక్క మూడవ వరుస ఉండాలి మీరు అంతర్గతంగా ఇలా బాగా అభివృద్ధి చెందాలి జర్నల్ ప్రచురణలు పూర్తి కథను వెల్లడించవు తుది ఫలితం యొక్క పండితుల ప్రచురణ సైన్స్ వాస్తవానికి ఎలా సాధించబడుతుందనే దానిపై అపార్థాలకు దారితీస్తుంది నైరూప్యం పరిచయం సాహిత్య పరిశీలన ప్రయోగాత్మక పద్దతి ఫలితాలు మరియు చర్చ ముగింపు సూచనలు నామినిక్లేచర్ అతను దానిని ఎంత చక్కగా పొందాడు కానీ ఆ పరిశోధన పత్రాన్ని పొందడానికి రచయితలు ఎంత కష్ట పడ్డారో మనకు తెలియదు ఎందుకంటే రచయితలకు సమయం ఉండదు సమీక్షకులకు సమయం లేదు ప్రజలకు లేదు మీ స్వంత కథను రాయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని నా ఉద్దేశ్యం నొప్పి చిరాకు మరియు వైఫల్యాలు నివేదించబడవు కాబట్టి పురోగతి చాలా ఏకరీతిగా మరియు సరళంగా ఉందని ప్రజలకు అనిపిస్తుంది అది అలా కాదు సరే దీనిని చూద్దాం పరిశోధనలో సాధారణ పురోగతి లాగ్ సిగ్మోయిడల్ కర్వ్ అని పిలువబడుతుంది ప్రారంభ సంవత్సరాల్లో మీ పురోగతి చాలా తక్కువగా ఉంటుంది మీకు ఓపిక ఉండాలి అప్పుడు అకస్మాత్తుగా గ్రాఫ్ ఒక మలుపు తీసుకుంటుంది అవునా కాదా మీరు వేగంగా పురోగతి సాధించే చోట గ్రాఫ్ ఒక మలుపు తీసుకుంటుంది తరువాత మీరు ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే మళ్ళీ పురోగతి చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల ప్రారంభంలో ఒకటి రెండు ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఏమైనా మీరు సైన్స్ నేర్చుకుంటున్నారు మీరు మీ రంగం గురించి నేర్చుకుంటున్నారు మీరు మీ పరీక్షల ద్వారా వెళుతున్నారు మరియు మీరు ఒక ప్రోగ్రామ్ రాయడానికి ప్రయత్నిస్తున్నారు లేదా మీరు సెటప్ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది పనిచేయడం లేదు కొంత ఆనందం లేదు లేదా కొన్ని వర్క్షాపులు ఏదో లేవు లేదా ఏదో కదలడం లేదు లేదా ఎవరైనా సంతకం చేయడం లేదు నా ఉద్దేశ్యం చాలా విషయాలు కానీ కొంత సమయం తరువాత అకస్మాత్తుగా వరద గేట్లు తెరుచుకుంటాయి మీ ఆశ్చర్యానికి ఒక రోజు ప్రయోగం వాస్తవానికి పని చేస్తుందని మీరు చూస్తారు మరియు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది ప్రోగ్రామ్ వాస్తవానికి పనిచేస్తోంది అప్పుడు మీరు దాన్ని పెద్దగా ఉపయోగించుకోవాలి మరియు గరిష్టంగా తీయడానికి ప్రయత్నించాలి మరియు ఆ తరువాత మళ్ళీ ఎక్కువగా దాన్ని ఉపయోగించడం మంచి ఆలోచన కాదు నేను నాల్గవ పేపర్ ఐదవ పేపర్ ఆరవ పేపర్ వ్రాస్తాను అప్పుడు సమీక్షకుడు నాకు దీనిపై ఇంకే పేపర్లు వద్దు అని చెబుతారు కాబట్టి ఇది సరైనది కాబట్టి ప్రారంభంలో ఇది పని చేయకపోతే చింతించకండి కొంత సమయం ఇవ్వండి సృజనాత్మకత ఏర్పడటానికి ప్రధాన మార్గం ఏమిటి నా ఉద్దేశ్యం మనము ప్రత్యామ్నాయ మార్గాల కోసం మీరు ఒక దృగ్విషయాన్ని చూసే ప్రత్యామ్నాయ మార్గాల కోసం కూడా చూడాలి లేదా మీరు ప్రశ్నను ఎలా తిరిగి వ్రాస్తారు ఉదాహరణకు మీరు 2 యొక్క వర్గమూలాన్ని అహేతుకమని నిరూపించాలనుకుంటున్నారని మీకు తెలుసు మీరు గణితంలో ఎలా చేసారు 2 యొక్క వర్గమూలం అహేతుకమని మీరు నిరూపించాలనుకుంటే 2 యొక్క వర్గమూలం హేతుబద్ధమైనదని మనము అనుకుంటాము అనగా 2 యొక్క వర్గమూలాన్ని p q గా సూచించవచ్చు ఇక్కడ p మరియు q పూర్ణాంకాలు అప్పుడు మీరు వివిధ కార్యకలాపాలను ప్రారంభిస్తారు చివరగా అది దారి తీస్తుంది ఇది కొన్ని పరిశీలించిన తీర్మానాలకు దారి తీస్తుంది ఇది సరైనది కాదని మీరు నమ్ముతారు అందువల్ల ఇది సరైనది కాకపోతే మీరు తిరిగి వెళ్లి మీరు ఎక్కడ తప్పు చేశారో తెలుసుకోండి అన్ని దశలు సరైనవని మీరు గుర్తించారు కాబట్టి తప్పేంటి 2 యొక్క వర్గమూలం p q కు సమానం మరియు హేతుబద్ధమైనది అని అనుకోవడం తప్పు కాబట్టి 2 యొక్క వర్గమూలం అహేతుకం ఇది రుజువు చేసే మార్గం దీనిని రిడక్టియో యాడ్ అబ్సర్డమ్ అని పిలుస్తారు ఇది అసంబద్ధతకు తగ్గుతుంది కాబట్టి ప్రాచీన గ్రీకులు ఉపయోగించారు ఇది తర్కంలో ఒక అభ్యాసం కాబట్టి మీ ఈ విషయంలో కూడా మీకు బహుళ ఆబ్జెక్టివ్ ఆప్టిమైజేషన్ సమస్య ఉంది ఏమిటి మీరు ప్రతిపాదించే వివిధ మార్గాలు ఏమిటి దీనిలో మీరు సమస్యను విధించవచ్చు లేదా మీ పరికరం పనితీరు కోసం మీరు మెట్రిక్ సంఖ్యను కోరుకుంటారు ఇది మీ సౌర కలెక్టర్ కావచ్చు ఇది హీట్ పైప్ కావచ్చు లేదా ఇది జెట్ ఇంపింజింగ్ జెట్ కావచ్చు మనం ఇంకా వేరే దాని గురించి ఆలోచించగలము సాంప్రదాయకంగా చాలా విషయాలు ఉపయోగించబడతాయి మీరు కొత్త పనితీరు మెట్రిక్తో బయటకు రాగలరా దాని గురించి ఆలోచించు ఆపై సాహిత్యం ప్రతి ఒక్కరికి రేనాల్డ్ సంఖ్య తెలుసు మీరు రేనాల్డ్ నంబర్ను ప్లాట్ చేస్తూ ఉంటారు రేనాల్డ్ సంఖ్య పెరిగేకొద్దీ నస్సెల్ట్ సంఖ్య పెరుగుతుంది ఇంకా ఏమి చేస్తుంది ఎంత అద్భుతమైన ముగింపు కాబట్టి మనము స్పష్టంగా పున ప్రారంభించకూడదు ఇది ఇప్పటికే తెలుసు ఇది ఇప్పటికే తెలిసింది మనం ఏదో చెప్పాలి అందువల్ల మనకు తెలుసు కుక్క మనిషిని కొరుకుతుంది అందులో వార్త ఏమిటి మనిషి కుక్కను కొరికేస్తాడు అది వార్త మీ ఫలితాలు మరియు చర్చ మరియు ముగింపు మనిషి కుక్కను కొరుకుతాడు అనే విధంగా ఉండాలి నేను ట్యూబ్ వ్యాసాన్ని తగ్గిస్తున్నందున ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా పీడన డ్రాప్ పెరిగినప్పటికీ ఉష్ణ బదిలీ గణనీయంగా పెరుగుతోంది అందువల్ల ప్రెజర్ డ్రాప్కు ఉష్ణ బదిలీ పెరుగుతోంది అందువల్ల తక్కువ గొట్టపు వ్యాసాన్ని ఉపయోగించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మరియు అవును అప్పుడు ప్రజలు అనుకుంటారు అతను ఏమి చెప్తున్నాడో ఏమి చెప్తున్నాడో అతను ఏమి చెబుతున్నాడో ఆశ్చర్యం కలిగిస్తాడు మీ రచన చదివిన ప్రజలందరినీ కలవరపెట్టండి మీ విషయాలు ప్రజలను శాంతితో చదవడానికి అనుమతించవద్దు అది మీ లక్ష్యంగా ఉండాలి రిడక్షయో యాడ్ అబ్సర్డ్యం స్పష్టంగా ఉంది పరిశోధనలో పరిష్కరించడానికి సరైన సమస్యను పొందడం కాబట్టి ఆనందం సృజనాత్మకత నుండి వస్తుంది ఎందుకంటే ఇది మీరు ఏదైనా చేయగలరని అది మీ సహకారం అని మీరు సాధించిన విజయాన్ని లేదా సాఫల్యాన్ని ఇస్తుంది మీరు ఏదో సహకరిస్తున్నారు లేదా అక్కడ లేనిదాన్ని మీరు కనుగొనగలుగుతారు అది దాని నుండి వస్తుంది మీకు అది కూడా అక్కరలేదు అది ఏమిటి లేకపోతే మీరు ఎక్కడ నుండి ఆనందం పొందాలనుకుంటున్నారు మీరు చెప్పండి విద్యార్థి ఆనందం అంతర్గతంగా ఉంది మీరు చేస్తున్నారు అవును అవును ఆనందం అంతర్గతంగా ఉంది ఎందుకంటే మీరు మెరుగుపడ్డారు మీరు సాధించగలరని అనుకుంటున్నదానికంటే మీరు మెరుగుపడ్డారు మీ ప్రస్తుత స్థాయితో పోలిస్తే మీరు మెరుగుపడ్డారు ఇప్పటివరకు మీరు ఈ తెలియని చిక్కును పరిష్కరించలేరు ఇప్పటివరకు మీరు చేయలేరు మీరు మెరుగుపడుతున్నారు మీరు మెరుగుపడుతున్నారు మీరు మెరుగుపడుతున్నారు ఈ విషయం ద్వారా ఇతర విషయాలు కూడా మెరుగుపడవచ్చు మనకు ఇప్పుడు తెలియదు కానీ తెలియని వాటిని కనుగొనడంలో మీకు కొంత ఆనందం లభిస్తుంది చీకటి నుండి కాంతి అసతోమా సద్గామయ తమోసోమా జ్యోతిర్గామయ అని నా ఉద్దేశ్యం అది కాంతి చీకటి నుండి అది కాంతి మీరు క్రొత్తదాన్ని కనుగొన్నప్పుడు ఇది వెయ్యి వాట్ల బల్బ్ లాగా ఉంటుంది అవునా కాదా పరిశోధనలో పరిష్కరించడానికి సరైన సమస్యను పొందడం పరిష్కరించడానికి అల్పమైన ప్రశ్నలు అడగడం సులభం మూడు మూడు మాతృక యొక్క విలోమాన్ని కనుగొనండి ప్రతి ఒక్కరూ పరిష్కరిస్తారు అది Ph పరిష్కరించడానికి చాలా కష్టమైన ప్రశ్నలను అడగడం కూడా సులభం థర్మోడైనమిక్ వాదనలు ఉపయోగించడంలో సమస్య థర్మోడైనమిక్ వాదనలు ఉపయోగించి దేవుడు లేడని రుజువు చేయడం దానిని Ph థర్మోడైనమిక్స్ లేదా రేడియేటివ్ హీట్ ట్రాన్స్ఫర్ లో సమస్య లేదా నేను పరిణామం కోసం కొత్త సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తాను అధిక ప్రమాద సమస్య ఈ రెండు విపరీతాల మధ్య ఉన్న ప్రశ్నలను కనుగొనడం ఆశ్చర్యకరంగా కష్టం మీరు సరైన ప్రశ్న అడగండి మీరు పరిష్కరించండి మీరు ఈ ప్రశ్నపై మూడు నుండి ఐదు సంవత్సరాలు పని చేస్తారు మీకు మంచి సమాధానం లభిస్తుంది మీకు రెండు ప్రచురణలు లభిస్తాయి మీకు మీ Ph లభిస్తుంది ఇది పరిశోధనకు సరైన సమస్య మీరు అర్థం చేసుకంటున్నారా మరియు ఇది ఆశ్చర్యకరంగా మీరు ఒక విద్యావేత్త పూర్తి సమయం శాస్త్రవేత్త లేదా తరువాత ప్రొఫెసర్ అయితే ఈ ప్రశ్నలను ఎలా నిరంతరం ఉత్పత్తి చేయాలి అవి పరిష్కరించడానికి సులభం కాదు లేదా పరిష్కరించడం కష్టం కాదు కానీ పరిష్కరించడానికి విలువైనవి కావాలి కాబట్టి ఇది ఒక సవాలు కాబట్టి ఈ సర్ పీటర్ మెడావర్ 1960 లో నోబెల్ బహుమతి పొందారు కాబట్టి అతను ఒక పరిశోధనా సమస్యపై పనిచేయడం ద్వారా పెట్టుబడిపై వచ్చే రాబడి గురించి మాట్లాడుతాడు అంటే చెల్లింపు y అక్షం మరియు x అక్షం కష్టం స్థాయి కష్టం స్థాయి చాలా తక్కువగా ఉంటే రాబడి చాలా తక్కువగా ఉంటుంది ఇబ్బంది స్థాయి చాలా ఎక్కువగా ఉంటే రాబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు దాన్ని పరిష్కరించలేకపోవచ్చు కానీ దానికి సరైన కష్టం స్థాయి ఉంటే మీకు రాబడి చాలా ఎక్కువ ఉంటుంది ఇది మెడావర్ జోన్ అని పిలువబడే గ్రెయ్ ప్రాంతంలో సూచించబడుతుంది కాబట్టి మీ పరిశోధనా రంగంలో మీ మెడావర్ జోన్ ఏమిటి మీరు దాన్ని గుర్తించాలి